చివరి వీడియోలో మనము బెస్సెల్ సమీకరణం యొక్క ఫ్రోబెనియస్ పరిష్కారాలను చూశాము మరియు మనము కేసు 1 ని చూశాము అనగా సూచిక సమీకరణం యొక్క మూలాల మధ్య వ్యత్యాసం ఒక పూర్ణాంకం కానటువంటి సందర్భం ఈ వీడియోలో సూచిక మూలాల వ్యత్యాసం పూర్ణాంకం అయితే ఎలా పరిష్కరించాలో మనం చూస్తాము కాబట్టి గత వీడియోలో మూలాల వ్యత్యాసం పూర్ణాంకం కానప్పుడు మీరు రెండు పరిష్కారాలను కనుగొనడం జరిగింది ఒకటి y1 మరియు మరొకటి y2 మీరు y1 ని నిర్దిష్ట స్థిరాంకం చేత గుణించడం ద్వారా మీరు మొదటి రకమైన బెస్సెల్ ఫంక్షన్ J ని నిర్వచించారు అయితే ఇందులో పాలుపంచుకున్న ఆ స్థిరాంకం ఏమిటి అది మరేమిటో కాదు గామా ఫంక్షన్ దాని గురించి ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కాబట్టి గామా ఫంక్షన్ అంటే ఏమిటో చర్చిద్దాం కాబట్టి మనకు గామా ఫంక్షన్ ఉంది గామా ఫంక్షన్ యొక్క నిర్వచనం ఇది అన్ని సంక్లిష్ట సంఖ్యల కోసం ఈ క్రింది విధంగా నిర్వచించబడింది z0e x xz 1dx Rez0 కాబట్టి ఇది మీ వద్ద ఉన్నది మీరు చిత్రపరంగా చూస్తే ఇది ప్రతిచోటా అనగా Rez0 లో నిర్వచించబడుతుంది కాబట్టి వాస్తవ సంఖ్యల యొక్క గామా ఫంక్షన్ పై మాత్రమే మనము ఆసక్తి చూపినట్లయితే అది పూర్తిగా x0 కి నిర్వచించబడింది మీరు x0 పెట్టినప్పుడు ఇంటెగ్రల్ కి ఏమి జరుగుతుంది 00e x xdx ఇప్పుడు మనము గామా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ లక్షణంని చూద్దాం అంటే మీరు దీనిని z1 వద్ద లెక్కిస్తే మీకు లభించేది ఏమిటంటే z10e x xzdx భాగాల ద్వారా ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా దీనిని మనం ఈ క్రింది విధంగా వ్యక్తీకరించవచ్చు e x xz|00e x xz 1dx ఇక్కడ మీరు e x అనంతం వద్ద సున్నాకి దగ్గరగా చేరడం చూడవచ్చు మరియు xz సున్నా అవుతుంది కాబట్టి మొదటి పదం సహకరించదు ఆ విధంగా మనకు z1z Γzలభిస్తుంది కాబట్టి ఇది మీ గామా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ మీరు దీనిని ఉపయోగించినట్లయితే గామా ఫంక్షన్ నిర్వచించబడిన నెగెటివ్ వాస్తవ సంఖ్యల యొక్క అన్ని విలువలు ఏమిటో మనము చూడబోతున్నాము కాబట్టి x0 కోసం ఇది నిర్వచించబడిందని మీరు ఇట్టే గమనించవచ్చు ఇది వాస్తవానికి x1తో సహా నిర్వచించబడినది నేను ఇక్కడ రుణాత్మక సంఖ్యల వైపు అనగా 1≤x0 దగ్గర zz1z గా నిర్వచిస్తున్నాను z అనునది 1x0 లో ఉన్నప్పుడు z1 అనునది బాగా నిర్వచించబడినటువంటి 0 x 1 లో ఉంటుంది కాబట్టి z1 బాగా నిర్వచించబడింది z ని మీరు 1 నుండి 0 మధ్య నెగిటివ్ నెంబర్లు గా తీసుకోవచ్చు కాబట్టి z1zఅనునది 1 x 0 లో బాగా నిర్వచించబడింది 1 x 0 మళ్ళీ 1x0 లో మీకు ఈ z తెలిస్తే మీకు ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ తెలిసినట్టే ఇప్పుడు మీరు 2 x 1 ని నిర్వచించవచ్చు ఈ ఇంటర్వల్ లో మనము z ని తీసుకున్నట్లయితే z1 అనునది మీరు ఇప్పటికే చూసినటువంటి 1 x 0 ఇంటర్వల్ లో ఉంటుంది ఇలా మీరు రుణాత్మక పూర్ణాంకాలు మినహాయించి ఇంటర్వల్ యొక్క నిడివి 1 ఉంచి పునరావృతంగా ప్రతిచోటా నిర్వచించడం కొనసాగించవచ్చు సున్నాతో సహా ఈ రుణాత్మక పూర్ణాంకాలు దగ్గర గామా ఫంక్షన్ నిర్వచించబడదు కాబట్టి మిగితా అన్నిచోట్లా ఇది నిర్వచించబడింది అదే ముఖ్యం చివరి వీడియో పునరావృత్తి చేసుకున్నట్లయితే గామా ఫంక్షన్ అంటే ఏమిటో మనము అక్కడ నిర్వచించాము మొదటి రకమైన బెస్సెల్ ఫంక్షన్ మనము చివరి వీడియోలో నిర్వచించాము కాబట్టి దానిని ఇలా రాయవచ్చు J x2α1 1m1 1mx2m22mm 1 2 m మీ దగ్గర ఉన్నది ఇదే మీరు ఈ z1z Γz ప్రాపర్టీని ఇక్కడ ఉపయోగిస్తే అలాగే మీరు α1Γα1 Γα2 దీన్ని కూడా ఉపయోగించండి మళ్లీ α2Γα2 Γα3 చివరకు మీరుαmαm Γαm1 ను చూడవచ్చు కాబట్టి మీరు అలా చేస్తే J x2 1α1m1 1mx2m22mm Γαm1 కాబట్టి మీరు గమనించినట్లయితే ఇదే మొదటి రకపు బెస్సెల్ ఫంక్షన్ కాబట్టి రెండు పూర్ణాంకాల మధ్య వ్యత్యాసం k1 k22α అనునది పూర్ణాంకం అయినప్పుడు మనము రెండవ కేసును పొందుతాము కాబట్టి 2 అనునది ఎల్లప్పుడూ ధనాత్మక పూర్ణాంకం గత వీడియోలో మనం పూర్ణాంకం కాని సందర్భాన్ని చూడడం జరిగింది ప్రతి పూర్ణాంకం కేసు కొరకు మనం చూడబోతున్నాము కాబట్టి 2 అనునది ఒక పూర్ణాంకం అంటే 2 అనేది సున్నా మనం తదుపరి వీడియోలో విడిగా చర్చిద్దాము లేదా 1 2 3 4 5 6 7 మొదలైనవి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు 2 అనునది 1 3 5 7 అన్ని బేసి పూర్ణాంకాలు అయ్యేటట్టువంటి కేసుని చూసినట్లయితే కాస్తా 123272 మొదలైనవి గా అవుతాయి మీరు ఈ αm1 గామా ఫంక్షన్ను చూడవచ్చు కాబట్టి అనునది సగం లేదా 32 లేదా ఏదైనా అవ్వవచ్చు కాబట్టి బేసి పూర్ణాంకాలలో సగం మరియు m1 మరియు నెగెటివ్ పూర్ణాంకం కాకూడదు ఇది ఏ కేస్ అయినా కావచ్చు ఇది ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది ఇంకా ఇది బాగా నిర్వచించబడింది నేను ని రుణాత్మకం గా ఎంచుకున్నప్పటికీ నేను చెప్పేది ఏమిటంటే J α ని తీసుకొని స్థానంలో ని భర్తీ చేయండి తద్వారా మనకు లభించేదేమిటంటే J α x 2 α 1 α1m1 1mx22m22mm Γ αm1 కాబట్టి 12325272 విలువలలో ఆల్ఫా ఒకటి అయినప్పుడు ఉదాహరణకి 52ని తీసుకోండి m 1 అయినప్పుడు αm1అనునది నెగిటివ్ నంబరు అవ్వాలి కానీ ఇది ఎప్పుడూ రుణాత్మకంగా ఉండని ఒక పూర్ణ సంఖ్య అంటే బెస్సెల్ సమీకరణం యొక్క పునరావృత సంబంధం నుండి మీరు కేవలం k1 స్థానంలో k2ని అంటే α ని భర్తీ చేస్తే స్థిరాంకాలను కనుగొనడంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు ఈ గామా ఫంక్షన్ బాగా నిర్వచించబడినందున ఆ స్థిరాంకాలు మీకు సమస్య లేకుండా లభిస్తాయి కాబట్టి α ని కాస్తా α చే భర్తీ చేసిన తర్వాత కూడా మనకు అదే సంఖ్య లభిస్తుంది మీరు ఆల్ఫాను మైనస్ ఆల్ఫాతో భర్తీ చేసినప్పుడు ఇది సున్నా అవుతుంది కానీ ఇది సమస్య కాదు ఎందుకంటే ఇది ఇంటెగ్రల్ విలువలలో కూడా నిర్వచించబడలేదు మరియు 2α బేసి పూర్ణాంకం అంటే అనునది 12325272 మొదలైనవి గా అయినప్పుడు ఈ గామా ఫంక్షన్ మైనస్ ఆల్ఫాతో భర్తీ చేయబడినప్పుడు αm1 ఎప్పుడూ రుణాత్మక పూర్ణాంకం కాదు మరియు బాగా నిర్వచించబడింది ఇది బాగా నిర్వచించబడింది కాబట్టి మీరు అన్ని గుణకాలను కనుగొనగలుగుతారు చివరకు మీరు కొంత స్థిరాంకంతో ఇలాంటి పరిష్కారాన్ని వెతకగలరు ఇప్పుడు స్థిరాంకంను నేను x2 Γα1 గా గామా ఫంక్షన్లో ఆల్ఫా మైనస్ ఆల్ఫాగా అనగా x α2 α Γ α1 తో భర్తీ చేస్తాను ఆ స్థిరాంకంతో మీరు మళ్లీ గుణిస్తే మీరు చివరకు ఇదే మొదటి రకమైన బెస్సెల్ ఫంక్షన్ తో ముగిస్తారు కాకపోతే ఇక్కడ ఆల్ఫా స్థానంలో మైనస్ ఆల్ఫా ఉంది కాబట్టి ఇది బాగా నిర్వచించబడింది కాబట్టి ఇలా మీ దగ్గర ఇంకో రూపంలో ఉన్న రెండవ పరిష్కారం ఉంది అంటే బేసి పూర్ణాంకం అయినప్పుడు ఉండే సమస్య ఇప్పుడు మీకు లేదు బేసి పూర్ణాంకం విషయం గురించి మీకు సమస్యలు లేవు ఆ విధంగా మీరు పునరావృత సంబంధం నుండి నేరుగా రెండవ పరిష్కారాన్ని పొందవచ్చు మీరు పవర్ సిరీస్లో 10 లేదా 00వంటి స్థిరాంకాలను లెక్కించడానికి ప్రయత్నించినప్పుడు నాకు వాటితో ఏ సమస్యా లేదు ఇబ్బంది అంటూ వచ్చేది 2 అనునది 2468 మరియు మొదలైనవి అయినప్పుడే అంటే మనకు ఒక కేసు మాత్రమే మిగిలి ఉంది అది ఏమిటంటే అనునది పూర్ణాంకం అనగా 1 2 3 మరియు మొదలైనవి అయినప్పుడు కాబట్టి αn అని వ్రాయండి n అనునది 1 2 3 నుండి కాబట్టి ఇవే మనం ఆసక్తిగా చూడవలసినవి ఇది వాస్తవానికి 2 వ సందర్భానికి సంబందించినది నిజానికి 2 వ సందర్భం దీని గురించి మాత్రమే నిర్వచించబడినది కాబట్టి Jnx యొక్క ఒక పరిష్కారం మనము చూశాము Jn n2n 1n m1 1mx22mm nm కాబట్టి ఇది మీ Jnఅనగా మొదటి రకమైన బెస్సెల్ ఫంక్షన్ ఫ్రోబెనియస్ పద్ధతిలో పెద్ద రూట్ కోసం మీరు ఎల్లప్పుడూ పొందే సందర్భంలో ఇది కూడా ఒక పరిష్కారం వాస్తవానికి ఈ పరిష్కారాన్ని మొదటి రకమైన బెస్సెల్ ఫంక్షన్గా నిర్వచించడానికి మీరు కొన్ని స్థిరమైన సంప్రదాయ స్థిరాంకాలచే గుణిస్తారు కాబట్టి ఫ్రోబెనియస్ పద్ధతిలో రెండవ పరిష్కారం కొరకు మీరు ఈ విధంగా నేను నిర్వచించేy2 కోసం వెతకాలి కాబట్టి మీరు ఈ y2x AJnxlog x x nk0dkxk రూపంలో పరిష్కారం కోసం చూడండి k కేవలం డమ్మీ వేరియబుల్ నేను ఈ రూపంలో పరిష్కారం కోసం చూస్తున్నాను దీని కోసం నేను x2yxyx2 2y0 సమీకరణంలో ప్రతిక్షేపించాలి అదే బెస్సెల్ సమీకరణం కాబట్టి దీనిలో నేను y2 ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నాను ఇది నిజానికి y2 ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి నేను ఈ రూపంలో పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే బెస్సెల్ సమీకరణాన్ని ప్రతిక్షేపించాలి మరియు మీకు తెలియని స్థిరాంకాలు A మరియు dk లని పొందడానికి ప్రయత్నించాలి ఇది ఫ్రోబెనియస్ పద్ధతి యొక్క ఆలోచన కాబట్టి మీకు y2 అవసరం అవుతుంది y2x AxJnxAJnxlog x nx n 1k0dkxkx nk1kdkxk 1 y2x Ax2Jnx2AxJnxx nn1x n 2k0dkxk nx n 1k1kdkxk 1 nx n 1k1kdkxk 1x nk2kdkxk 2 కాబట్టి ఇవే 2 డెరివేటివ్ లు ఇప్పుడు దీనిని బెస్సెల్ సమీకరణం x2yxyx2 2y0 లో ప్రతిక్షేపించగా AJnx2AxJnxAx2Jnxlog x nn1x nk0dkxk nx nk1kdkxk nx nk1kdkxk x nk2kdkxkAJnx Ax Jnxlog x nx nk0dkx x nk2kdkxkAJnxlog⁡x nk0dkxk0 కాబట్టి దీనిలో ప్రతిక్షేపించగా మనకు లభించేది ఇదే కాబట్టి ఈ సంబంధం నుండి నేను నా స్థిరాంకాలు A మరియు dk లను పొందాలి అది ఫ్రోబెనియస్ పద్ధతి నుండి మనం ఇప్పుడు చూడబోయేది అదే సరే కాబట్టి మీరు మరింత సరళీకృతం చేస్తే మనం దీనిని చూడవచ్చు మీరు దీనిని జోడించండి ఈ 3 పదాలను చూడండి Ax2Jnxlog x Ax Jnxlog x AJnxlog⁡ బెస్సెల్ సమీకరణం యొక్క ఎడమ వైపు చూస్తే ఇది ఖచ్చితంగా బెస్సెల్ సమీకరణం A కామన్ కనుక Jnx బెస్సెల్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఈ 3 పదాల మొత్తం సున్నా అవుతుంది కాబట్టి ఇవి ఇక్కడ సహకరించవు కాబట్టి మీకు ఏమి మిగిలి ఉన్నదో ఇప్పుడు మీరు చూస్తారు మీరు ఈ AJnx AJnx 2 పదాలను కూడా రద్దు చేయవచ్చు ఇక మిగిలిపోయిన పదాలలో కామన్ పదాలను ఎంచుకోవడం ద్వారా మీకు సాధారణ సూచిక కామన్ ఇండెక్స్ 2 నుండి అనంతం వరకు ఉంటుంది 2AxJnxk2nn1 2nkkk 1 nk n2dkx nkk2dk 2xkd1x n10 n123 కావున ఇదే మన సమీకరణం కాబట్టి ఇప్పుడు మొత్తం సమీకరణం ఇదే ఇప్పుడు మీరు మీ Jnx ని ప్రత్యామ్నాయం చేయవచ్చు కాబట్టి దీని కోసం మీకు Jn అవసరం అవుతుంది మీకు Jn తెలుసు కాబట్టి మీరు Jn ను లెక్కించగలరు మీరు Jn ను లెక్కిస్తే మీరు ఈ 2AxJn పదాన్ని పొందవచ్చు దీని నుండి మీరు Jn ను లెక్కించగలరు నేను నేరుగా వ్రాస్తున్నాను మీరు దీనిని డిఫరెన్షియేట్ చేయండి Jn n2n 1n m1 1mx22mm nm ఆపై ప్రతిక్షేపణ చేయడం ద్వారా మనము ఈ క్రింది సమీకరణాన్ని పొందగలము 2AxJn x Anxn2n 1n Am1 1m2mnx2mn22mn 1m nm k2kk 2ndkdk 2x nk1 2nd1x n10 n123 ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఏమిటంటే మీరు xn చేత రెండు వైపులా గుణించి ఎడమ వైపు దానిని సున్నాకి సమానంగా చెయ్యండి కనుక మీకు లభించబోయేది ఇదే Anx2n2n 1n Am1 1m2mnx2m2n22mn 1m k2kk 2ndkdk 2xk1 2nd1x 0 గుణించడం ద్వారా మనం పొందగలిగేది ఇదే కాబట్టి ఇప్పుడు ఇదే మన సమీకరణం కాబట్టి దీని నుండి మీరు మీ అన్ని తెలియని dk మరియు A స్థిరాంకాలను లెక్కించాలి కాబట్టి మనము దీన్ని ఎలా చేయగలము మీరు సిరీస్ను చూస్తే అది x2 x3 మరియు మొదలైన వాటి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి మీరు n ని ఫిక్స్ చేసిన తర్వాత అది x2m2x2m4x2m6 నుండి ప్రారంభమవుతుంది ఇది x2n ఇది ఇక్కడ x2n యొక్క గుణకం కాబట్టి అత్యల్ప పవర్ x ముందుగా x మీకు x పదం ఉంది కాబట్టి గుణకాలను సమానం చేయండి మీరు గుణకాలను సమానం చేయడం ద్వారా x యొక్క గుణకం సున్నాకి సమానం అయితే ఇది నాకు మొదటి పదం అయిన d1ని ఇస్తుంది ఇతర పదాలు ఏమిటి x2 కాబట్టి 2 3 మీరు 2n 1వరకు వెళ్ళవచ్చు ఎందుకంటే తదుపరి పదాలు 2n 1 అవుతాయి 2n ఇక్కడ ఉంది కాబట్టి 2n 2 కూడా 2n 1 వరకు ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నుండి మాత్రమే k2kk 2ndkdk 2xk ని తీసుకోవాలి కాబట్టి సున్నాకి సమానమైన x2యొక్క గుణకం నాకు లభిస్తుంది ఆ విధంగా మీరు పొందగలిగేదేమిటంటే d2d022n 1 మళ్ళీ x3 యొక్క గుణకాన్ని సున్నాకి సమానం చేయగా మనకు లభించే దేమిటంటే d30 ⇒ d5d7d2n 10 ఇప్పుడు d4 కి ఏమవుతుందో చూద్దాం కాబట్టి x4యొక్క గుణకాన్ని సున్నాకి సమానం చేయగా మీరు d4 ని లెక్కించవచ్చు మరియు దానిని ఇలా వ్యక్తపరచవచ్చు d4d0242 n 1n 2 మీరు పొందగలిగేది ఇదే కాబట్టి దీని నుండి మీరు d6ని వ్రాయవచ్చు మీరు d6ను లెక్కించిన తర్వాత దానిని d4రూపంలో ఉంచడానికి ప్రయత్నించండి దాని నుండి మీరు అది అమలు అవుతున్న ధోరణిని చూడవచ్చు మరియు దానిని మీరు ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు d2n 1d022n 1n 1 2 ఇది ఎందుకంటే ఏ l విలువకైనా d2l 1 ని రాసినట్లైతే మనం దీనిని ఈ క్రింది విధంగా చూడవచ్చు d2d022l 2l 1 n 1n 2n l1 కాబట్టి d0 పరంగా నేను అన్ని మొత్తం గుణకాలను కనుగొన్నాను ఇక్కడ బేసి గుణకాలు అనగా 2n 1 పదాల వరకు మొత్తం సున్నా అవుతుంది ఇక్కడ k2kk 2ndkdk 2xkనుండి మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇక్కడ 2n విలువ ఏమిటి ఇప్పుడు 2n కోసం మీరుk2kk 2ndkdk 2xk 1 2nd1x ను ఎంచుకోవాలి కాబట్టి సమీకరణం లోని గుణకం x2n 0 అవుతుంది మీరు దీన్ని చేసినట్లయితే ఈ క్రింది దానిని చూడవచ్చు An2n 1n

22n 2 n d02n 1 ఇప్పుడు ఈ గుణకం An2n 1n పోయింది కాబట్టి మీరు ఇంకా ఏమి చేయవచ్చు దీని గురించి మనము జాగ్రత్త తీసుకున్నాము కావున ఇది మనకు సహకరించదు ఇప్పుడు నేను ఈ పదాన్ని ఎంచుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే m 1 అవుతుందో x2n2 యొక్క గుణకం కూడా సున్నా అవుతుంది మీరు దీన్ని చేస్తే ఇక్కడి నుండి మీరు చూపగలిగేది ఏమిటంటే x2n1 ను మీరు ఇక్కడ నుండి తీసుకోవచ్చు కాబట్టి ముందుగా x2n1 యొక్క గుణకం 0 అవుతుంది ఈ సిరీస్ నుండి మీరు చూసినట్లయితే ఇది ప్రాథమికంగా x2n 1 కాబట్టి నేను దీనిని ఈ విధంగా రాస్తున్నాను 2n1 d2n1d2n 10

0 అందుకే మీరు x2n2 x2n4 మొదలైన వాటిని మాత్రమే చూస్తారు కాబట్టి ఇప్పుడు x2n2ని తీసుకోవడం ద్వారా మనం పొందగలిగేది ఏమిటంటే d2n2 d2n2n1 n22n1n1 మనము అన్ని గుణకాలను d0 పరంగా కలిగి ఉన్నట్లు చూస్తాము కానీ ఇది d2n పదాలలో ఉంది సరే అదేవిధంగా x2n2m యొక్క గుణకాలు 0 అవుతాయి నేను ఎంచుకుంటే దీనిని m 1 కొరకు జనరల్ టర్మ్ గా రాయవచ్చు కాబట్టి ఇప్పుడు m 2 కోసం కాబట్టి సాధారణంగా మనము వ్రాస్తే 1m2mn22mn 1m mn 2m2m2nd2m2nd2m2n 20 కాబట్టి ఇక్కడ ఉన్నది సాధారణ గుణకం కాబట్టి మనము x2m2n ని తీసుకుంటాము మరియు ఇక్కడ k2m2n ఉంచండి మరియు ఆ మూడు పదాలను సేకరించండి మన దగ్గర ఉన్నది ఇదే 1m2mn22mn 1m 2m2m2nd2m2nd2m2n 20 ఇప్పుడు m 1 మనము చూశాము ఇదే మీ ఫలితం m 2 కోసం మీరు పొందేది ఏమిటంటే దానిని నేను నేరుగా వ్రాస్తున్నాను d2n4d2n25n1n2 124nn1 1n42 22n22 కాబట్టి వీటి గురించి చింతించకండి కాబట్టి మీరు d2m4 ని d2n పదాలలో చూస్తున్నారు ఆ విధంగా మీరు పొందుతారు కాబట్టి d2m6 కాస్తా d2n పదాలలో ఉంటుంది దీని నుండి ఏదో కొంత భాగం మీరు పొందుతారు సాంప్రదాయకంగా నేను నా d2n ని పెంచుకున్న తర్వాత మీకు పవర్ సిరీస్ పద్ధతి గురించి తెలుసు మీరు ఎంచుకోవాలనుకుంటే మీకు C0 పవర్ సిరీస్లో ఉంటే మీరు ఒక స్థిర సంఖ్యను పొందుతారు కాబట్టి మీరు స్థిర సంఖ్యను ఎంచుకోవడం తర్వాత మిగిలిన వాటినన్నిటిని ఇంకొక పవర్ సిరీస్ Cn లలో రాయాలి సరేనా ఇక్కడ తెలిసిన పవర్ సిరీస్ Cn లోకి రాయండి ఇది మీ పరిష్కారం అయితే మీరు n ఆధారంగా Cn ని ఎంచుకోవాలి Cnను 1n1 లాగా రాయవచ్చు కాబట్టి ఇది n మీద ఆధారపడినటువంటి ఫంక్షన్ ఈ విధంగా మీరు ఎంచుకోవచ్చు కాబట్టి దాన్ని ఉపయోగించి సాంప్రదాయకంగా నేను ఎంచుకుంటే మరియు d2nను ఈ విధంగా ఎంచుకుంటే d2n సాంప్రదాయకంగా ఈ విధంగా ఎంపిక చేయబడుతుంది d2n2n12n 1n 1 112 1n సాంప్రదాయకంగా ఎంచుకున్న స్థిర సంఖ్య మీరు d0 ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఎంచుకోవచ్చు అది n మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎంచుకుంటే ఈ విధంగా ఉంటుంది అప్పుడు మీ d2n2 పదాలు d0 లో ఉంటాయి మళ్లీ d2n4 పదాలు d0 లో ఉంటాయి అలా ప్రతిదీ d0 లో ఉంటుంది మరియు ఇంతకు ముందు మనం A ని కూడా d0 పరంగా చూశాము మరియు మీరు d2n 1 కూడా d0 లో అలా ప్రతిదీ d0 పరంగా చూశాము కాబట్టి ఇది మీ దగ్గర y2 ఉందని నిరూపిస్తోంది మీకు ఏ y2 వచ్చినా అది పవర్ సిరీస్ టైమ్స్ d0 లాగా ఉంటుంది కాబట్టి చివరకు అవి స్థిరంగా ఉన్నందున మీ d0 ని 1 గా ఎంచుకోండి ఈ y2 ద్వారా మీకు లభించే దేమిటంటే yn కాబట్టి ఇది రెండవ రకమైన బెస్సెల్ ఫంక్షన్ కాబట్టి ఈ సందర్భంలో మీరు రెండవ పరిష్కారాన్ని ఇలా పొందుతారు మూలాల వ్యత్యాసం పూర్ణాంకం పాజిటివ్ పూర్ణాంకం అయినప్పుడు మరియు మనము 2α 0 కేసును నివారించాము మనము తదుపరి వీడియోలో దీనిని చూస్తాము మనం ఇప్పటివరకు చూసినది 2α 1 2 3 మరియు మొదలైనవి మాత్రమే కాబట్టి నిజానికి బేసి పూర్ణాంకం కేసు సరళమైనది మరియు పూర్ణాంకం కేస్ అంటే ఆల్ఫా అనునది 123 మొదలైన వాటికి సమానం అయినప్పుడు అది n కు సమానమైన ఆల్ఫా మరియు n యొక్క విలువలు 123 మొదలైనటువంటి సందర్భంలో మనము y2 యొక్క రెండవ పరిష్కారాన్ని చూశాము మీరు తుది పరిష్కారాన్ని సంప్రదాయ స్థిరాంకం చే గుణిస్తే మీకు లభించేది ఏమిటంటే రెండో రకమైన బెస్సెల్ ఫంక్షన్ కాబట్టి ఈ భయంకరమైన లెక్కల గురించి మీరు చింతించకండి మీరు పరిష్కరించే విధానం మాత్రం అర్థం చేసుకోండి మనము దీనిపై ఎలాంటి సమస్యలు చేయబోము కేవలం ఈ వీడియోను చూడండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రోబెనియస్ పద్ధతి బెసెల్ సమీకరణం కోసం రెండవ కేసులో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి సరే మనం మూలాల మధ్య వ్యత్యాసం సున్నా అయితే మూలాలు ఒకేలా ఉన్నటువంటి సందర్భం అనగా మూడవ కేసును చూస్తాము అది n 0 కేస్తో మాత్రమే సాధ్యమవుతుంది సరే దానిని మనము తదుపరి వీడియోలో చూద్దాము మీకు చాలా కృతజ్ఞతలు